ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ గురించి చర్చ కోసం ఈ రోజు ఇక్కడ మాతో పాలుగొన్న ప్రొఫెసర్ బి మూర్తికి స్వాగతం ప్రొఫెసర్ మూర్తి మద్రాసు ఐఐటి లో మా వద్ద మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతి అతను బాగా అలంకరించబడిన మెటలర్జిస్ట్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు మరియు అతను అనేక జాతీయ అకాడమీలలో మరియు అనేక అంతర్జాతీయ సంస్థలలో కూడా సభ్యత్వం కలిగి ఉన్నాడు అందువల్ల పరిశోధనా నేపధ్యంలో ఏమి జరుగుతుందో విద్యార్థులు ఏమి అనుభవిస్తున్నారు మరియు మెటీరియల్స్ డొమైన్లో వారు ఏ అనుభవాలు కలిగి ఉన్నారు పరిశోధన గురించి చర్చించడానికి బాగా అనుభవం కలిగిన వారు మరియు అతని పరిశోధనా రంగాలలో అధిక ఎంట్రోపీ మిశ్రమాలు బల్క్ మెటాలిక్ గ్లాసెస్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ పరిచయ పదాలతో ఈ ఇంటర్వ్యూకి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను మూర్తి ధన్యవాదాలు ప్రతాప్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ధన్యవాదాలు విద్యార్థులు చూసే అవకాశం ఉన్న మెటీరియల్స్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క మా సాంప్రదాయ ప్రాంతాలు ఏమిటి మూర్తి మా విభాగం మొదట 59 లో ప్రారంభమైంది ఐఐటి మద్రాసుతో పాటు మెటలర్జీ విభాగం ప్రారంభమైంది కాబట్టి ప్రాథమికంగా సాంప్రదాయ లోహశాస్త్రం వైపు చూస్తే నేను సాంప్రదాయ లోహశాస్త్రం అని చెప్పినప్పుడు మా విభాగం ముఖ్యంగా కాస్టింగ్ ఫార్మింగ్ వెల్డింగ్ అని పిలువబడే వాటిపై దృష్టి పెట్టింది ఇవి మా విభాగం యొక్క 3 ప్రధాన ప్రాంతాలు దానిలో వెలికితీసే లోహశాస్త్ర భాగంలో చాలా ఎక్కువ కాదు ఆ ప్రాంతంలో చాలా మంది నిపుణులు ఉన్నప్పటికీ అది మా విభాగానికి నిజమైన బలం కాదు ముఖ్యంగా చెన్నై మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఉక్కు కర్మాగారాలు లేనందున ఇది చాలా ఉక్కు కర్మాగారాలకు చాలా దగ్గరగా ఉన్న ఐఐటి కాబట్టి ఖరగ్పూర్ వంటి ప్రదేశానికి బలం చేకూరింది కాబట్టి ఫలితంగా మా విభాగం సాంప్రదాయకంగా నేను ఫార్మింగ్ మెటల్ ఫార్మింగ్ మెటీరియల్స్ ఎలా వైకల్యం చెందుతాయి మరియు తరువాత వాటిని కాస్టింగ్ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాయి ఎందుకంటే చెన్నై మరియు చుట్టుపక్కల చాలా ఫౌండరీలు ఉన్నాయి మరియు వెల్డింగ్ అని కూడా పిలుస్తారు ఉదాహరణకు ఉంది ట్రిచీలోని ఒక వెల్డింగ్ పరిశోధన ఇన్స్టిట్యూట్ ఐఐటి మద్రాస్ మెటలర్జీ విభాగంతో పెద్ద మొత్తంలో జతకట్టింది ఎల్ అండ్ టిLT చాలా సమన్వయం కలిగి ఉంది కాబట్టి వెల్డింగ్ అనేది తయారీలో భాగము కాబట్టి కాస్టింగ్ వెల్డింగ్ మరియు ఫార్మింగ్ అనే 3 ప్రధాన ఉత్పాదక ప్రక్రియలు సాంప్రదాయకంగా చాలా చాలా సంవత్సరాలుగా మా విభాగానికి ప్రధానమైనవి అని మీరు చెప్పవచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే పరిశోధకులు సహా సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా తెలియకపోవచ్చునని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు వెల్డింగ్ కాస్టింగ్ మరియు ఫార్మింగ్ వంటి సాంప్రదాయ ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రాంతాలలో పరిశోధన ఎంత సందర్భోచితంగా ఉన్నదో మీకు తెలుసా ప్రొఫెసర్ బిఎస్ మూర్తి ఉదాహరణకు మీకు తెలిసిన వెల్డింగ్ యొక్క ఒక ఉదాహరణ నేను తీసుకుంటాను వెల్డింగ్లో అపారమైన పరిశోధనలు జరుగుతున్నాయి ఉదాహరణకు సాధారణ సాంప్రదాయ వెల్డింగ్లోని ప్రధాన సమస్యలలో ఒకటి ఇందులో మీరు 2 ముక్కలు జాయింట్ లను కరిగించి ఆపై వాటిని కలుపుతారు ఆ ప్రదేశం చాలా బలహీనంగా ఉండొచ్చు ఈ సోలిడిఫికేసన్ ప్రక్రియలో కరిగే మెల్టింగ్ మరియు కాస్టింగ్ కారణంగా చేసిన వెల్డ్ వద్ద బలహీణంగా ఉంటుంది అని నేను చెప్తాను మరియు జాయింట్ లు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురికావడానికి మీకు అనుమతించబడని అనేక అనువర్తనాలు ఉన్నాయి కాబట్టి సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అని పిలువబడేది ఇటీవలి కాలంలో వచ్చింది కాబట్టి ప్రజలు ఫ్రిక్షన్ వెల్డింగ్ ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్పై కూడా పని చేస్తున్నారు కాబట్టి 2 ముక్కలకు అవకాశం లేని చోట వెల్డ్ ముక్కలు కరిగిపోతాయి మరియు ఫలితంగా అవి ఘన స్థితిలోకి చేరతాయి మరియు అవి ఈ పదార్థాల యొక్క అనేక లక్షణాలను కలిగి ఉంటాయి అనేక అనువర్తనలలో బాగా నిర్వహించడానికి ఇది చాలా అవసరం కాబట్టి ఫలితంగా ఘన స్థితి వెల్డింగ్ చేయగలిగాము అదేవిధంగా అతికించడం అనేది సాధారణమైన వెల్డింగ్ ప్రక్రియ కాదు ప్రజలు ఇప్పుడు లోహాలతో పాలిమర్లను సిరామిక్స్తో పాలిమర్లను సిరామిక్స్తో లోహాలతో పాలిమర్లను అతికిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం లో అపారమైన పరిశోధన ఉంది అదేవిధంగా ఇప్పుడు నేను ఒక ప్రాంతంగా ఏర్పడితే కొత్తగా ఏర్పడే సాంకేతికతలు ఉన్నాయి ఉదాహరణకు హైడ్రో ఫార్మింగ్ షీట్ మెటల్ ఫార్మింగ్ ఇటీవలి కాలంలో పెద్దవి ఉదాహరణకు మొత్తాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నందుకు నేను ఆటోమోటివ్ కార్ బాడీని తీసుకుంటే వెల్డింగ్ చేసి అనేక ముక్కలు అతికించడానికి బదులుగా ఈ వ్యక్తులు మొత్తం కార్ బాడీని 1 ఒక్కటే షీట్తో తయారు చేయాలని కోరుకుంటారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి ఇక్కడ చాలా పరిశోధనలు అభివృద్ధి చెందాలి పదార్థం లోపల స్ట్రెచబిలిటీ అని పిలుస్తారు మరియు భౌతిక లోహశాస్త్రం కూడా చాలా ఉంది అటువంటి స్ట్రెచబిలిటీని లోహాలుగా ఎలా అభివృద్ధి చేయాలి అధిక స్ట్రెచబిలిటీ కలిగి ఉండటానికి ఎలాంటి కొత్త రకాల మిశ్రమాలను అభివృద్ధి చేయాలి కాబట్టి కొత్త ప్లాస్టిక్ డిఫోర్మేషన్ అని పిలువబడే కొత్త ప్రాంతంతో ఏర్పడటం ఇక్కడ ప్రజలు ఈ పదార్థాలను తీవ్రంగా డిఫోర్మేషన్ చేయడం ద్వారా పదార్థం లోపల అల్ట్రా ఫైన్ ధాన్యం పరిమాణం గల వాటిని ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు మరియు లక్షణాలను మెరుగుపరిచే పరంగా వివిధ అనువర్తనలలో ఉపయోగించాలి కాబట్టి ఈ ప్రాంతాలలో ప్రతిదానిలో చాలా పనులు జరుగుతున్నాయి ఉదాహరణకు కాస్టింగ్ వంటి సాధారణ విషయం ప్రజలు ఇప్పుడు మెటల్ ఫోమ్స్ అని పిలిచే వాటిని తయారుచేస్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి మూర్తి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇది కూడా సాంప్రదాయ కాస్టింగ్ ప్రక్రియ ఈ ఫోమ్మింగ్ అభివృద్ధి చేయడానికి మీరు కొన్ని ఫోమింగ్ ఏజెంట్లను జోడించాలి మరియు ఒకేలా పంపిణీ చేయబడిన కణాలను ఎలా అభివృద్ధి చేయాలనే దాని యొక్క మొత్తం సాంకేతికత ఒక పెద్ద సవాలు మరియు అక్కడ ప్రజలు ఎక్స్ రే టోమోగ్రఫీ వంటి క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు వాస్తవానికి మొత్తం నురుగును 3D లో చూడటానికి మరియు నురుగును మీరు రూపొందించే విధంగా ప్రయత్నించండి సరైనది పొందండి కాబట్టి వాస్తవానికి ఈ ప్రాంతాలలో ప్రతి ఒక్కటి దృడత్వం జరుగుతున్నందున ప్రజలు కాస్టింగ్ వైపు చూస్తున్నారు న్యూట్రాన్ డైఫ్రాక్షన్ ఉపయోగించి కాస్టింగ్లో ఎలాంటి ఒత్తిళ్లు అభివృద్ధి చెందుతాయి హార్ట్ టియరింగ్ను అణిచివేసేందుకు నేను ఏదైనా చేయగలనా అని చూడటానికి ప్రయత్నిస్తున్నాను ఇంజిన్ బ్లాక్స్ మరియు పిస్టన్లు మరియు అలాంటి వాటిలో హార్ట్ టియరింగ్ అనేది ప్రధాన సమస్య ప్రజలు అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న ఒత్తిళ్ల కారణంగా ప్రజలు పటిష్ట పడే సమయంలో ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాటిని అధ్యయనం చేయడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు మరియు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు నేను దానిని ఎలా నియంత్రించగలను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి ఈ పరిశోధనా రంగాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిబంధనలు సాంప్రదాయ మరియు పురాతనమైనవిగా కనిపిస్తాయని నా ఉద్దేశ్యం మూర్తి సరైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కానీ నిజంగా ఆధునిక కార్యకలాపాలు చాలా ఉన్నాయి ప్రొఫెసర్ బి మూర్తి నిజంగా ఆధునిక కార్యకలాపాలు చాలా ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు ఈ రంగాలలో చాలా సవాళ్లు ఉన్నాయి మూర్తి ఈ రంగాలలో చాలా సవాళ్లు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అయితే పదార్థాలు అనేది చాలా పెద్ద క్షేత్రం ఆపై వాస్తవంగా ఇంజనీరింగ్ యొక్క ప్రతి రంగంలో పదార్థాలు ఉన్నాయి ఇటీవలి కాలంలో ప్రజలు దృష్టి సారించిన కొత్త ప్రాంతాలు ఏమిటి పెద్ద సమూహాలు పనిచేస్తున్న ఆసక్తికరమైన ప్రాంతాలు ఏమిటి ప్రొఫెసర్ బి మూర్తి అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మూర్తి మీరు సరిగ్గా చెప్పారు నేను ఎల్లప్పుడూ ప్రజలకు పదార్థాలు అన్నింటికీ వెన్నెముక అని చెబుతాను పదార్థాలు లేకుండా మీకు ఏమీ ఉండదు నిజానికి ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆధ్యాత్మికం లేదా భౌతికమైనదని నేను చెప్తున్నాను కాబట్టి ఆ మేరకు పదార్థాలు చాలా ముఖ్యమైనవి మరియు మేము చెప్పేటప్పుడు మేము మా విభాగంలో సాంప్రదాయ లోహశాస్త్రంగా ప్రయాణాన్ని ప్రారంభించాము మరియు తరువాత 2003 లో లోహాలు మాత్రమే కాకుండా లోహేతర పదార్థాలు కూడా సమానంగా ముఖ్యమైనవి అని మేము గ్రహించాము కాబట్టి మేము మా పాఠ్యాంశాల్లో సిరామిక్స్ పాలిమర్లు మిశ్రమాలను ప్రవేశపెట్టాము వాస్తవానికి మేము 2003 లో విభాగం పేరును మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంగా మార్చాము వీటి కారణంగా విభాగానికి ఇలా పేరు పెట్టబడింది కాబట్టి ఆ మార్గంలో చాలా కొత్త ప్రాంతాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పాలిమర్స్ కాంపోజిట్స్ నేను కాంపోజిట్ అని చెప్పినప్పుడు అది పాలిమర్ మ్యాట్రిక్స్ మిశ్రమాలు మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాలు సిరామిక్ మ్యాట్రిక్స్ మిశ్రమాలు సిరామిక్స్ అధిక ఉష్ణోగ్రత సిరామిక్స్ కాబట్టి నేను ఇప్పుడు నా విభాగం యొక్క కూర్పును పరిశీలిస్తే విభాగం లోని ఫ్యాకల్టీ సభ్యులలో సగం మంది లోహరహిత పదార్థాల ప్రాంతాలలో పని చేస్తారు మరియు దాని ఫలితంగా బయోమెటీరియల్స్ సూక్ష్మ పదార్ధాలు తయారు చేస్తారు మీరు పనిచేసే కార్బన్ నానోట్యూబ్లతో సహా వివిధ రకాల సూక్ష్మ పదార్ధాలు వంటివి మరియు చాలా అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉండే పదార్థాలు ఉదాహరణకు క్షిపణి యొక్క శంకపు ముక్కులు వంటివి సరే కాబట్టి మీకు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల పదార్థాలు అవసరం అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చేస్తున్న అధిక ఉష్ణోగ్రత అనువర్తనాల కోసం వివిధ పూతలు మీరు అధిక ఎంట్రోపీ గురించి సజీవంగా పేర్కొన్నారు ప్రజలు వాటిని సూపర్ మిశ్రమాలపై పూత పదార్థాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తద్వారా ఇది సూపర్ మిశ్రమాలకు అదనపు అధిక ఉష్ణోగ్రత సామర్థ్యాలను ఇస్తుంది ఇలా చాలా కొత్త ప్రాంతాలు ఉదాహరణకు ఎలక్ట్రానిక్ పదార్థాలు మా విభాగంలో చాలా మంది దానిపై పనిచేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ పదార్థాల తరువాత ఉదాహరణకు సన్నని పొరలు సెమీ కండక్టింగ్ పదార్థాలు మరియు అయస్కాంత పదార్థాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి పదార్థానికి పేరు చెప్పండి ఇప్పుడు మేము ఈ విషయాలపై పని చేస్తున్న వ్యక్తులను కలిగి ఉన్నాము మరియు వారు సాంప్రదాయ లోహశాస్త్ర ప్రాంతానికి దాదాపు సమానమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నారు నేను విభాగం యొక్క కూర్పును పరిశీలిస్తే మీకు దాదాపు ఆధునిక పదార్థాలు మరియు సాంప్రదాయ లోహశాస్త్రం పరంగా సమతుల్యత ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది కాబట్టి పరిశ్రమలు ఈ రకమైన విషయాల కోసం వెతుకుతున్నాయని మాకు తెలుస్తుంది మరియు ప్రజలు ఈ రకమైన విషయాలు అవసరం అయిన చోట వారి అనుభవాన్ని ఇక్కడ అమలుచేస్తున్నారు కాబట్టి మీకు మీరే చాలా విజయవంతమైన పరిశోధకులు బాగా అలంకరించిన పరిశోధకులు మరియు మొదలైనవారు మరియు మీరు కొన్ని సాధారణ పఠనం చేయండి మీకు తెలిసినవి చాలా ఉన్నాయి ప్రజలు అలా చెప్పే ప్రమాణాలు చాలా ఉన్నాయి మరియు పరిశోధనలో బాగా చేసారు మరియు మొదలైనవి కానీ సంఖ్యలను పక్కన పెట్టండి మర్చిపోండి మీ దృష్టిలో మీరు పరిశోధనలో విజయాన్ని ఏ విధంగా కొలుస్తారు మూర్తి అవును ఒక పరిశ్రమపై లేదా భవిష్యత్ పరిశోధకులపై ప్రభావం చూపగల ఎవరినైనా నేను దానిని విజయంగా భావిస్తాను అంటే మీరు చేస్తున్న పని ఇది నిజంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను క్రొత్త ప్రక్రియను ఒక పరిశ్రమ ఉపయోగించగల కొత్త పదార్థాలను తీసుకురావడం మరియు దానినే ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ పరిశ్రమగా చేసుకోగలితే అది విజయాలను చూడటానికి ఒక మార్గం లేదా మరొక మార్గం ఏమిటంటే మీ పరిశోధన అనేక ఇతర పరిశోధనలను ప్రేరేపించాలి ఇది ప్రజలు మీ పరిశోధన నుండి గ్రహించి మరియు దానిపై పనిచేయడంప్రారంభించాలి మరియు ముందుకు తీసుకు వెళ్లగలగాలి ఇది విజయాన్ని చూడటానికి మరొక మార్గం కాబట్టి ప్రాథమికంగా ఇవన్నీ మీరు పరిశ్రమపై లేదా పరిశోధనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి మూర్తి వాస్తవానికి ప్రజలు సంఖ్యలను చూసే పరంగా ఉపయోగిస్తారు కానీ ఎల్లప్పుడూ సంఖ్యలు ముఖ్యమైనవి కావు వాస్తవానికి ఈ సంఖ్యలలో సమాజంపై ఎక్కువ ప్రభావం చూపినది ఏది ఈ సందర్భంలో మనం మాట్లాడేటప్పుడు కూడా ఇది చాలా ముఖ్యం ఇది దేశ అభివృద్ధి సామాజిక అవసరాల పరంగా కూడా ఏదయినా ప్రభావం చూపిందా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సామాజిక అవసరాలు ప్రొఫెసర్ బి మూర్తి కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైనది గ్రామీణాభివృద్ధి ప్రాంతాలు వ్యవసాయంలో కూడా కొన్ని అనువర్తనాల కోసం ఉపయోగించబడుతున్న కొత్త పదార్థాల సంఖ్య తద్వారా మనం బాగా ఎదుగుతాము కాబట్టి ఇవన్నీ కొలమానాలు ఉన్నాయి ప్రజలు ఉపయోగించాలని నేను చెబుతాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఎలా ఉందో కొలవడానికి ఉపయోగించాలి మూర్తి నా దృష్టిలో ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది కాబట్టి మేము వెనక్కి వెళ్లి వివిధ నేపథ్యాల నుండి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి వచ్చి మరియు మీతో పరిశోధనా కార్యక్రమాలలో చేరే కొత్త విద్యార్థులు వారు కళాశాల విద్య అండర్ గ్రాడ్యుయేట్ విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య మరియు మొదలైన వాటికి వస్తున్నారు మీ దృష్టిలో అటువంటి విద్యార్థి ఎదుర్కొనే విలక్షణమైన సవాళ్లు ఏమిటి ఒక రకమైన పదార్థాల విభాగంలోకి వచ్చే విద్యార్థి మూర్తి సరైనది అండర్ గ్రాడ్యుయేట్ విద్యకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే మీరు కొంత మెటీరియల్ లేదా కొన్ని రీడింగ్ మెటీరియల్ను అధ్యయనం చేయడం మంచిది ఆపై మీరు కొన్ని పరీక్షలు వ్రాసి కొన్ని గ్రేడ్లను పొందుతారు పరిశోధన చేయాలంటే ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే మీరు స్వతంత్రంగా చాలా పనులను మీరే చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి పీహెచ్డీ అనేది మేము ప్రజలకు శిక్షణ ఇచ్చే శిక్షణా స్థలం ఒక నిర్దిష్ట పనిని చేయడానికి ఎలా ప్రణాళిక సిద్ధం చేయాలి మరియు ఎలా అమలు చేయాలి దాని నుండి వచ్చే వాటిని విశ్లేషించి దాని నుండి కొన్ని తార్కిక తీర్మానాలను తీసుకువస్తాము ఈ విషయాలన్నీ ఒక నిర్దిష్ట విద్యార్థిలో బోధించబడాలి అండర్ గ్రాడ్యుయేట్ విద్య నుండి వచ్చిన చాలా మంది విద్యార్థులు దానిపై నిజంగా శిక్షణ పొంది ఉండరు మరియు ముఖ్యంగా పదార్థాల పరిశోధనకు అనేక సాధనాలను నిర్వహించడం అవసరం వాస్తవానికి పదార్థాలలో జరిగే చాలా గణన పరిశోధనలు ఉన్నాయి ఉదాహరణకు ఇప్పుడు ఎక్కువగా పలికే క్రొత్త పదం ICME ఇంటిగ్రేటెడ్ కంప్యుటేషనల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అని ప్రజలు పిలుస్తారు ప్రజలు అణు స్థాయి నుండి స్థూల స్థాయి వరకు మనం అన్నింటినీ అనుసందానించగలము ప్రజలు దీనిని మల్టీ స్కిల్ మోడలింగ్ కలిగి ఉంది అని ఉంటారు కాబట్టి అలా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ను సాఫ్ట్వేర్గా నేర్చుకుంటారు కానీ కొన్ని సమస్యలను పరిష్కరించడానికి సాఫ్ట్వేర్ను ఉపయోగించడం లేదు ఒక విద్యార్థి వాస్తవానికి పరిశోధనలోకి వచ్చినప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కొనే సమస్యల వంటిది ఇది ఒక అంశం రెండవ అంశం ప్రయోగాత్మక పని కి సంబంధించినది ఇక్కడ వివిధ పరికరాలను నిర్వహించడం ఉదాహరణకు పదార్థాలను తయారు చేయడం ఒక పెద్ద సవాలు మరియు అది నిర్దిష్ట స్థితిలో చేయవలసి ఉంటుంది తద్వారా ఏదైనా శాస్త్రీయ పరిశోధనలో పునరుత్పత్తి అవసరం కాబట్టి కొత్తగా చేరిన విద్యార్థికి అధ్యాపకులు మరియు సీనియర్ విద్యార్థులు శిక్షణ ఇవ్వవలసిన మరో విషయం ఇది మరియు వివిధ క్యారెక్టరైజింగ్ సదుపాయాలను నిర్వహించడం నేను మీకు చెప్పగలిగినంత సరళమైన పదార్థాన్ని తయారు చేయడం ద్వారా ఈ రోజుల్లో ఎవరైనా సులభంగా సూక్ష్మ పదార్ధాలను తయారు చేయవచ్చు కానీ మీరు సూక్ష్మ పదార్ధాన్ని తయారు చేశారని ఎవరికైనా నిరూపించడం అంత సులభం కాదు దీనికి వివిధ మైక్రోస్కోప్ అవసరం వీటి విలువ 1 కోట్ల నుండి ప్రారంభమవుతుంది ఇవి చాలా ఖరీదైనవి ఇది దాదాపు 17 కోట్ల వరకు ఉండవచ్చు మేము ఇటీవల మా ఇన్స్టిట్యూట్లో ఒక మైక్రోస్కోప్ను కొనుగోలు చేసాము ఇది మాకు దాదాపు 17 కోట్లు ఖర్చు అయింది ఇక్కడ దీనిలో 1 యాంగ్స్ట్రోమ్ రిజల్యూషన్ వరకు వెళ్ళవచ్చు కాబట్టి మీరు ఈ సామగ్రిని ఆ స్థాయిలో చూడాలనుకుంటున్నారు మరియు దీనికి చాలా శిక్షణ అవసరం కాబట్టి మాకు ఈ శిక్షణా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు మాకు ప్రాక్టికల్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అని పిలువబడే ఒక కోర్సు ఉంది ఇక్కడ ఒక పూర్తి సెమిస్టర్ లో విద్యార్థి ఇంత అధునాతనమైన పరికరాన్ని ఎలా నిర్వహించాలి అని మొదలుకొని ఆ పరికరం కోసం ఒక నమూనాను చివరి రోజు వరకు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాడు అక్కడ అతను మీకు మైక్రోస్కోప్ నుండి మంచి సూక్ష్మ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాడు అటువంటి అధునాతన పరికరాలను నిర్వహించడానికి అర్హత సంపాదిస్తాడు వీటన్నింటిలో శిక్షణ పొందాలి అందువల్ల మొత్తం 3 లేదా 4 లేదా 5 సంవత్సరాలు విద్యార్థులు ఇక్కడ గడిపే సమయం ఒక MS ప్రోగ్రామ్ లేదా పీహెచ్డీ ప్రోగ్రామ్ కోసం ప్రాథమికంగా ఈ రకమైన శిక్షణ ఉంటుంది కాబట్టి ఇవి సవాళ్లు వాస్తవానికి మీరు ప్రారంభించినప్పుడు అవి సవాళ్లుగా కనిపిస్తాయి కానీ ఇవన్నీ నేర్చుకోవడంలో చాలా ఆనందం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ బి మూర్తి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును అవును ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మీరు దీన్ని చేసేటప్పుడు మరియు మీరు ఈ కొత్త పద్ధతులను నేర్చుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిస్తుంది మీరు పోస్ట్ డాక్టోరల్ పరిశోధన కోసం వెళ్ళినప్పుడు అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి తరువాత మీరు స్వతంత్ర పరిశోధన చేయవలసి ఉంటుంది తరువాతి తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి మీరు అధ్యాపక సభ్యులైనప్పుడు కూడా పరిశోధన అవసరం ఈ శిక్షణ అంతా ఎంతో ఉపయోగపడుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి అవును కాబట్టి మీరు సాధారణంగా ఏ విధమైన పదవులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను చూస్తారు మా విభాగం నుండి ఎంఎస్ మరియు పిహెచ్డి పూర్తి చేసిన వారిని ఏ విధమైన పదవులలో చూస్తారు మూర్తి సాధారణంగా నేను చెప్పే స్థానాల్లో ఎక్కువ భాగం విద్యా స్థానాలు అధ్యాపక సభ్యులు వాస్తవానికి ఆ అవకాశం గణనీయంగా పెరిగింది మీరు చూస్తే ఒకప్పుడు కేవలం 5 ఐఐటిలు మాత్రమే ఉన్నాయి దాదాపు 20 ఐఐటిల కంటే ఎక్కువ ఉన్నాయి బహుశా 23 లేదా అంతకంటే ఎక్కువ నాకు సరైన సంఖ్య ఖచ్చితంగా తెలియదు కానీ దాదాపు ఏదో ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ బి మూర్తి ఆపై ఎన్ఐటి ప్రతి రాష్ట్రానికి మీకు 1 ఎన్ఐటి ఉంది నేను విన్నాను సుమారు 30 ఎన్ఐటిలు ఉన్నాయి మరియు మీకు తెలిసిన అనేక ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి మంచి సహేతుకమైనవి కూడా వస్తున్నాయి వాస్తవానికి వారిలో కొందరు అధ్యాపకులను తీసుకుంటున్నారు వారిని పరిశోధనా అధ్యాపకులుగా పిలుస్తారు వారు బోధించాల్సిన అవసరం కూడా లేదు వారు కేవలం వారి పని పరిశోధనలు చేయడం ప్రాజెక్టులు పొందడం పరిశోధనలను ప్రచురించడం తద్వారా వారి పరిశోధనా రంగంలో వారి ఎదుగుదల కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక స్పెక్ట్రం ఇది పెద్ద స్థాయికి పెరిగింది పీహెచ్డీ విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయి రెండవది అంతకుముందు పరిశ్రమలు చాలా మంది పీహెచ్డీ విద్యార్థులను తీసుకోలేదు వారు బి టెక్ మాకు సరిపోతుందని చెప్పారు కానీ ఇప్పుడు చాలా పరిశ్రమలు పరిశోధనా పండితులను తీసుకుంటున్నట్లు చూస్తున్నారు నా ఉద్దేశ్యం ఎంఎస్ లేదా పిహెచ్డి నేపథ్యం ఉన్న వ్యక్తులు ప్రత్యేకించి వారు ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ప్రపంచ నాయకులు కావాలని కోరుకుంటారు ఉదాహరణకు చెన్నైలో మీరు చూస్తే మహీంద్రా మరియు మహీంద్రా ఒక పెద్ద ఆర్ అండ్ డి సెంటర్ను ఏర్పాటు చేసింది అక్కడ వారు పరిశోధనా నేపథ్యం ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నారు అదేవిధంగా అనేక బహుళజాతి ఆర్ అండ్ డి ఇన్స్టిట్యూషన్లు వచ్చాయి బెంగుళూరులో జిఇ వారి స్వంత ఏర్పాటును కలిగి ఉంది వీరు ఎంఎస్ లేదా పిహెచ్డితో పదార్థాల నేపథ్యం ఉన్న వారిని పెద్ద సంఖ్యలో తీసుకుంటున్నారు టాటా స్టీల్తో సహా ప్రతి సంవత్సరం పిహెచ్డి నేపథ్యం ఉన్న చాలా మంది వ్యక్తులను వారి సొంత ఆర్ అండ్ డి కోసం తీసుకుంటున్నారు కాబట్టి పారిశ్రామిక ఆర్అండ్డి పెద్ద ఎత్తున ఎదుగుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మూర్తి భారతదేశంలో "మేక్ ఇన్ ఇండియా" కి పిలుపునిచ్చినందుకు ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మేక్ ఇన్ ఇండియా ఉద్యమం మూర్తి ఆ ఉద్యమంతో చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడటమే కాకుండా వారు ప్రపంచ నాయకులుగా ఉండాలని కోరుకుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మూర్తి కాబట్టి ఇక్కడ పరిశోధన చాలా కీలకమైనది మరియు పరిశోధనా నేపథ్యం ఉన్న వ్యక్తులు తమను తాము అలాంటి వాతావరణానికి తగినట్లుగా మలచుకోగలుగుతారు మరియు తరువాత చాలా బాగా అభివృద్ధి చెందుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు డిగ్రీ ప్రోగ్రాం ద్వారా పరిశోధకుడిగా ఇక్కడ గడిపే సమయాన్ని చూడండి చాలా ప్రాపంచిక ప్రశ్న అటువంటి విద్యార్థి తన సలహాదారుని అతని లేదా ఆమె సలహాదారుని ఎంత తరచుగా కలుసుకోవాలి మూర్తి అలాంటి వాటికి ప్రిస్క్రిప్షన్ ఉండకూడదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా ఖచ్చితంగా మూర్తి సరే విద్యార్థి తనంతట తానుగా విషయాలను నిర్వహించగల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇది విద్యార్థి వచ్చిన నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది మరియు అతను పరిష్కరించే సమస్యపై ఆధారపడి ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మంచిది మూర్తి ఇది చాలా కష్టమైన సమస్య అయితే నేను కూడా సూచిస్తాను అయితే ఇది మీరు మీ పరిశోధన ప్రారంభంలో ఉన్నారా లేదా మీ పరిశోధన పిహెచ్డి డిగ్రీ చివరి దశలో ఉన్నదా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రారంభంలో మీరు దాదాపు వారానికొకసారి కలుసుకోవాలని సూచించారు అందువల్ల మీరు సరైన మార్గంలో ఉన్నారని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మరియు ఒకసారి మీకు అవును అనిపిస్తే మీకు ఈ విషయంపై పట్టు ఉంది విషయాలు బాగా కదులుతున్నాయని ఆపై నేను కనీసం నెలకు ఒకసారైనా సరిపోతుందని సూచిస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కనీసం ప్రొఫెసర్ బి మూర్తి తరచుగా కాకపోతే దాని కంటే ఎక్కువ తరచుగా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ దాని కంటే చాలా తరచుగా సరే మూర్తి నేను సాధారణంగా పక్షం రోజులకు ఒకసారి నా విద్యార్థులను కలుస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి మూర్తి కాబట్టి పక్షం రోజులకు ఒకసారి నేను ప్రతి విద్యార్థితో ఒక గంట గడుపుతాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రతి విద్యార్థి తో మూర్తి మరియు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఎప్పుడైనా నన్ను కలవడానికి మీకు స్వేచ్ఛ ఉందని నేను వారికి చెప్తుంటాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మూర్తి అయితే ప్రారంభ రోజులలో మరింత తరచుగా కలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను సూచిస్తాను ఎందుకంటే విద్యార్థికి మొదట అన్ని విషయాలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తెలీదు ఏదైనా పరిశోధనలో మీరు చివరికి సరైన ప్రణాళిక రూపొందించుకోకపోతే ఫలితం ఊహించిన విధంగా ఉండదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ బి మూర్తి కాబట్టి ప్రణాళిక రూపొందించే దశలో మీరు మీ గైడ్తో మరింత తరచుగా సన్నిహితంగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఆ ప్రారంభ కాలంలో అతని మార్గదర్శకత్వం చాలా ఉపయోగకరంగా ఉంటుంది తరువాత మీరు మీ స్వంతంగా మార్గనిర్దేశం చేయగలరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నేను మీ కోసం ఈ ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్లో ఆసక్తి ఉన్న విద్యార్థికి మీ సలహా ఏమిటి ప్రొఫెసర్ బి మూర్తి సరే ఏ ప్రాంతంలోనైనా మీరు పిహెచ్డి చేస్తున్నా అది లోహశాస్త్రం అయినా కాదా మీరు మొదట ఆనందించాలి ఇది చాలా ముఖ్యం నేను దీన్ని ఎప్పుడూ పరిశోధనా పండితుడి కోసం చెబుతాను మీకు 3 గుణాలు ఉండాలి మీరు మీ స్నేహితులతో ఒక కప్పు కాఫీ కోసం వెళ్లి పరిశోధన గురించి చర్చించగలగాలి మునుపటి రోజు లేదా అంతకుముందు జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి కాదు ఆపై మీరు నిద్రించడానికి సిద్దమవుతున్న సమయంలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్య గురించి ఆలోచించాలి అంటే ప్రాథమికంగా మీరు మీ పరిశోధనలో లికినమై ఉండాలి మీరు రోజువారీ చేసే కార్యకలాపాలలో ఒకటిగా పరిశోధన చేయరు కానీ ఇది మీ కోసం చేసే కార్యాచరణ అతి ముఖ్యమైన కార్యాచరణ మరీ ముఖ్యంగా నేను చెప్పేది మూడవది మీరు మీ గుంపులో చేరిన ఒక యువకుడిని పట్టుకోగలగాలి బహుశా 12 వ తరగతి పిల్లవాడు మరియు మీరు చేసే పనుల గురించి అతన్ని ఉత్సాహపరచాలి పరిశోధనలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఆ రంగంలో పనిచేస్తున్న మొదటి వ్యక్తి అని మీరు భావించగలుగుతారు మీకు ఏదైనా పరిశోధన తెలిస్తే మీరు వేరొకరు చేసిన వాటిని పునరావృతం చేస్తే మీకు డిగ్రీ లభించదు కాబట్టి ప్రతి పీహెచ్డీ విద్యార్ధి అతను ఎక్కడ ఉన్నా అతను ఎవ్వరూ పని చేయని సమస్యపై పనిచేస్తున్నాడు కనీసం ఒక సమస్య యొక్క ఒక నిర్దిష్ట అంశం అయినా అతను దాని కోసం ఒక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నాడు అందువల్ల అతను మాత్రమే పని చేస్తున్నాడని మరియు పరిశోధనలో ఉత్సాహం చాలా అవసరం అని అతను ఉత్సాహంగా ఉండాలి మీరు ఆ ఉత్సాహాన్ని మరియు మీలో ఆ అగ్నిని నిలుపుకోకపోతే పరిశోధన ఆనందించేది కాదు మరియు మీరు పరిశోధనను ఆనందించకపోతే పరిశోధన చేయడంలో అర్థం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ప్రమేయం మరియు ఆనందం ఉండాలి మూర్తి అవును చాలా అవసరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాతో పాలుగొన్నంధుకు చాలా ధన్యవాదాలు చాలా ఉపయోగకరమైనవి మూర్తి ధన్యవాదాలు ధన్యవాదాలు